సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అందరికీ నమస్కారం మనము ఇప్పుడు చేయడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే మనము డిజైన్ థింకింగ్ కాన్సెప్ట్ను ఉపయోగిస్తాము మరియు నేటి తరంలో పాఠశాల విద్యార్థులు ఈ రోజు ఎదుర్కొంటున్న సమస్యలు వారిని మేము గుర్తించి కొన్ని సమస్య స్టేట్మెంట్లపై కేసు స్టడీని రూపొందించడానికి ప్రయత్నిస్తాము కాబట్టి మనము లక్ష్యంగా పెట్టుకుని 6 వ తరగతి నుండి 12 వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యార్థులు మరియు పూణేలో ప్రాథమికంగా చదువుతున్నారు మరియు విద్యార్థులు ఎదుర్కొన్న కొన్ని సమస్య ప్రకటనలు ఒకటి డిజిటల్ లెర్నింగ్ మరియు డిజిటల్ కంటెంట్ వారు ఎంత సులభంగా ఇ లేరింగ్ ను యాక్సెస్ చేస్తారో మరియు ఈ వయస్సు విద్యార్థుల కోసం అందుబాటులో ఉన్న అన్ని ఇతర అనువర్తనాలు మరియు సాధనాలు గురించి చూస్తాము ఇప్పుడు అసలు నోట్ తీసుకునే విధానం విద్యార్థులు తమ పాఠశాల నోట్స్ లేదా ట్యూషన్ నోట్స్ వారి పరీక్షల తయారీ వంటి వాటి కోసం నోట్స్ లను తీసుకోవటానికి మరియు వారి వ్రాతపూర్వక కంటెంట్ను ఎంత సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఈ రోజుల్లో డిజిటల్గా అందుబాటులో ఉన్న వారి వీడియో లెర్నింగ్ కంటెంట్ కాబట్టి ప్రాథమికంగా నోట్స్లను వ్రాసే లేదా తీసివేసే ఈ ఇన్పుట్ పద్ధతి ఎంత బాగా ఉంటుందో మరియు భవిష్యత్ సూచనల కోసం ఈనోట్స్ లు ఎంత సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయి అనేది చూద్దాం కాబట్టి ఇవే ఇప్పుడు మనం తీసుకు రావాలనుకుంటున్న సమస్య ప్రకటనలు మరియు డిజైన్ థింకింగ్ ని ఒక భావన గా ఉపయోగించుకోవాలనుకుంటున్నాము అక్కడ మనం కొన్ని కావాల్సిన తీర్మానాల వరకు రావచ్చు మరియు ఈ సమస్యలకు ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ చేయవచ్చు ప్రొఫెసర్ సరే మీరు తీసుకున్న చాలా బాధ్యతాయుతమైన సమస్య అని నేను అనుకుంటున్నాను మీరు దాన్ని చూసిన విధానం నాకు చాలా ఇష్టం మరియు గత టీమ్లోని సిద్దార్థ్ని నేను చూశాను ఈ వయస్సు పిల్లల యొక్క ఈ నిర్దిష్ట లక్ష్య విభాగంలో మీ దృష్టి మీరు పేర్కొన్నది మంచిది ఎందుకంటే వారు ప్రస్తుతం ఎదుర్కొంటున్నది ఇంట్లో వారు ఈ గాడ్జెట్లను ఎక్కడ ఇష్టపడుతున్నారో ముఖ్యంగా భారతదేశంలోని పూణే వంటి నగరం వారికి ఇంట్లో గాడ్జెట్లకు యాక్సిస్ ఉందని నేను భావిస్తున్నాను వారు ఇష్టపడతారు వారికి అది ఎలా ఉందో తెలుసు వారు మాంత్రికులు వారు వారి తల్లులు మరియు నాన్నల కంటే మెరుగ్గా ఉన్నారు కానీ పాఠశాలలో వారు ఇంకా తమ పెన్నులు పట్టుకుని ఇలా వ్రాసి ఉందని వారి చేతివ్రాత మంచిది కాకపోతే వారికి జరిమానా విధించబడుతుంది పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్ ల వంటి మొత్తం వస్తువులను వారితో తీసుకువెళ్ళాలి కాబట్టి వెలుపల మన కేస్ స్టడీ కోసం దీనిని తీసుకువచ్చినందుకు నోయిన్ యొక్క మొత్తం బృందాన్ని నేను నిజంగా అభినందిస్తున్నాను కాబట్టి నేను దీన్ని నిజంగా ఇష్టపడుతున్నాను కాబట్టి నాకు నిజాయితీ ప్రశ్న రూపకల్పనలోనే ఉంది మనం కోర్సులో ఏమి మాట్లాడుతున్నామో దాని గురించి ఆలోచిస్తే మనం దాని ద్వారా ఒక క్రమమైన పద్దతితో వెళుతున్నాం కాబట్టి మీరు నా తరగతిలో కూడా చూశారు మీరు నా తరగతిలో ఉన్నారు కాబట్టి సానుభూతి పొందండి విశ్లేషించండి పరిష్కరించండి మరియు పరీక్షించండి కాబట్టి ఇవి మనం చేస్తున్న విస్తృత వర్గాలు అందులో నేను మొత్తం జట్టు కోసం ఎవరినైనా కోరుకుంటున్నాను మీరు నిజంగా చూశారా ఎందుకంటే మీరు స్పష్టంగా టార్గెట్ సెగ్మెంట్ నుండి కాదు మరియు పిల్లలు కాదు మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ ఇప్పుడు మీరు కాదు కాబట్టి ఇది ఎక్కడ మరియు ఎలా ఉంది అనే దానిపై నాకు నిజంగా ఆసక్తి ఉంది ఎవరు చేసారు అనే దానిపై కొంత వెలుగు నింపండి మీరు దానితో ముందుకు వచ్చారా మీరు దానితో వచ్చారా మీరు దీన్ని ఎలా చేసారు మీరు ఒక ఆపిల్ చెట్టు కింద కూర్చుని ఆపై ఆపిల్ పడిపోయింది కథ అంతా ఏమిటి మీరు అనుకుంటున్నారా సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి దీనికి సమాధానం చెప్పడానికి నోట్ తీసుకునే ప్రక్రియలో ఈ నోట్ టేకింగ్లో అసలు సమస్య ఏమిటో నేను చెబుతాను ఇప్పటి వరకు మన విద్యా వ్యవస్థలో మనం చూసినది మనమందరం నోట్బుక్లను తీసుకువెళ్లడానికి లేదా నోట్స్ రాసుకోవడానికి ఉపయోగిస్తున్నాము అయితే నోట్ పుస్తకాలు భౌతికమైనవి దానికి స్థలం పడుతుంది మరియు అది బరువును పొందింది కాబట్టి మీరు చాలానోట్స్ లను తీసుకువెళుతున్నప్పుడు ఇది ఒక ఇబ్బందిగా మారుతుంది నిర్వహణ అనేది ఒక కారణం రోజువారీ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి మనము ఒక సాధారణ పాఠశాలలో ఉన్నాము ఒక విద్యార్థి తరగతిలో చాలా విషయాలను ఎదుర్కొంటున్నాడు కాని అతనునోట్స్ లను సరిగ్గా ఎక్కడ వ్రాశాడో గుర్తుంచుకోవడం ఎల్లప్పుడూ సులభం కాదు ఇది చాలా చిన్న పాయింట్ కావచ్చు కానీ మీరు చిన్న పాయింట్ ఎక్కడైనా వ్రాయబడవచ్చు కాని ఆ విషయాన్ని తిరిగి పొందడం విద్యార్థికే మళ్లీ ఇబ్బంది

ఎవరైనా నోట్స్ లపై నోట్స్ లను నిర్వహించవలసి వస్తే ఊహించుకోండి కాబట్టి రోజులు నెలల నుండి వాల్యూమ్ పెరిగితే నిర్వహించడం కొంచెం కష్టమవుతుంది కొంచెం ఇబ్బంది కాదు అది వాస్తవానికి పెద్ద ఆందోళన చాలా నోట్స్ కాబట్టి శోధించడం తిరిగి పొందడం మరియు మీరు మీ నోట్స్ లను వేరొకరికి ఇవ్వాలనుకుంటున్నారు ఇది మళ్ళీ జ్ఞానం పంచుకోవడం సమస్యను పంచుకోవడం ఈ నోట్స్ లను ఇవ్వడం మళ్ళీ జ్ఞానం పంచుకునే విషయం మీరు నోట్స్ లను ఎక్కడ ఉంచారో మీకు తెలియదు మీకు సమాధానం కావాలి మరియు మీరు ఈ నోట్స్ లను కలిగి ఉన్నారా అవును నేను కలిగి ఉన్నాను కానీ నాకు గుర్తుకు రాదు నేను ఆ నోట్స్ లను ఎక్కడ ఉంచానో నాకు గుర్తులేదు నేను ఈ నోట్స్ లను నిజంగా చాలా తేలికగా కనుగొనగలిగే అవకాశం నాకు లభిస్తే మరియు నేను మీకు ఇవ్వగలిగితే బహుశా ఇది మీకు చాలా సులభమైన విషయం అవుతుంది మరియు పరస్పరం ఇది అందరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది సరేనా నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సిద్ధార్థ్ ఎలా ప్రస్తావించాడో కూడా ప్రస్తుతం డిజిటల్ లెర్నింగ్ చాలా అందుబాటులో ఉంది కాని పాఠశాలల్లో ప్రస్తుత మౌలిక సదుపాయాలు మరియు ఒక తరగతి గదిలో ప్రతి ఒక్క విద్యార్ధి బోధనకి ఈ అవకాశాన్ని అన్వేషించడానికి అనుమతించదు మరియు అక్కడే మనము కోరుకుంటున్నాము డిజిటల్ పాఠ్యపుస్తకాలకు లభ్యత కలిగిన నోట్స్ లను తీసుకోవడం తరగతి గది ఫ్రేమ్వర్క్ లో జరిగే ప్రతిదానిని డిజిటల్ లెర్నింగ్ అప్లికేషన్లు కలిగి ఉన్న అభ్యాసం మొత్తం కార్యాచరణ ఉన్న సేవను మేము అందించాలనుకుంటున్నాము ప్రొఫెసర్ ఇది తరగతిలో మీ స్వంత అనుభవమేనా నేను గత క్లాస్ లో నేను ఏమి చేశానో మీకు తెలుసా అని అడిగినట్లు నాకు గుర్తుంది మరియు ప్రతి ఒక్కరూ వారి నోట్స్ లను చిత్తు చేస్తున్నారు మరియు వారు వాటిని కనుగొనలేక పోతున్నావు వారు ఆ వ్యక్తి వ్రాసినారో లేదో చూడటానికి వారు తమ పొరుగు వారిని చూస్తారు నిజమేకదా ఈ సమస్యపై మీ దృష్టికి దారితీసేది ఇదేనా లేక మరేదైనా ఉందా నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మనము పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న వాటిలో వ్యక్తిగత అనుభవ స్థాయి ఖచ్చితంగా ఉంది కాని ఇది మన స్వంత వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు అని మనము నిర్ధారించాము కాని ఇది ప్రతి విద్యార్థి తన వద్ద ఉన్న దానికి యాక్సెస్ లేకపోవడంతో ఎదుర్కొంటున్న సమస్య ఇంతకు ముందు వ్రాయబడింది మరియు భౌతిక పాఠ్యపుస్తకాల ద్వారా మాత్రమే పాఠ్యపుస్తకాలకు యాక్సిస్ కలిగి ఉండటం నిర్దిష్ట పాఠ్యపుస్తకాన్ని పొందడానికి గ్రంథాలయాలకు వెళ్లడం జరిగేది కాబట్టి ప్రతిదీ తీసుకురావడం మొత్తం అనుభవాన్ని డిజిటల్ చేయడం మన స్వంత అనుభవం నుండి మాత్రమే కాకుండా మన అభ్యాస రోజుల్లో మనం చూసిన దాని నుండి కూడా చాలా అర్థం చేసుకోవచ్చు ప్రొఫెసర్ సరే మీకు సిద్ధార్థ్ ప్రశ్న ఏమిటంటే నేను చూడగలిగే ఈ సమస్యకు మీరు మీ వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు కానీ ఇప్పుడు మీరు ఎంచుకున్న సెగ్మెంట్ దీనికి చాలా ప్రత్యేకమైనదని నేను చూశాను మరియు మీరు ఎందుకు వెళ్ళారో నా స్వంత కారణాలను నేను చూడగలను కాని నేను మీ దృష్టికి నిజంగా తెలుసుకోవాలంటే మొత్తం దృష్టి కోణం నుండి ఈ విభాగం మీలో 4 మంది అబ్బాయిలకు మాత్రం ఎందుకు అర్థమైంది సిద్ధార్థ్ మాతురి CEO నియాన్ ఎలక్ట్రానిక్స్ ఈ ప్రశ్నకు సమాధానమివ్వడానికి సర్ నేను పాఠశాలకు వెళ్లే విద్యార్థుల రైటింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఇది మనము గుర్తించిన వాటిని సమర్థవంతంగా నేర్చుకోవడంలో సహాయపడుతుంది మా పాఠశాల రోజులు మరియు కళాశాల రోజులలో అనుభవాన్ని చూదాం కాబట్టి ఎక్కువ రాయటం మన జ్ఞాపకశక్తిని పెంచుతుంది అనేది మన పాఠశాల రోజులలో మనం నేర్చుకున్నాం అప్పుడు ఇది భావనలను బాగా అర్థం చేసుకోవడానికి మాకు సహాయపడేది మరియు గ్రాఫికల్ ప్రాతినిధ్యాలు మరియు రేఖాచిత్రాలను అభ్యసించడ వలన ఆ రేఖాచిత్రాలు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడానికి సహాయపడేవి కాబట్టి ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాథమికంగా వివిధ సబ్జెక్ట్లు నోట్స్లు మరియు విభిన్న పాఠ్యపుస్తకాలను కలిగి ఉండటానికి సహాయపడే ఈ ఉత్పత్తిని కలిగి ఉండటం వలన ఒక చిన్న పిల్లవాడికి ఇది ఒక రకమైన ఇబ్బంది ఇంకా జీవితం మరియు విషయాల గురించి నేర్చుకునే ప్రక్రియలో ఈ పుస్తకాన్ని చూడటం ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులను ప్రేరేపిస్తుంది గణిత పాఠ్యపుస్తకం ఎంత లావుగా ఉందో సైన్స్ పాఠ్యపుస్తకం ఎంత లావుగా ఉందో ది ప్రాథమికంగా విద్యార్థి యొక్క మైండ్ సెట్లో ఉంటుంది కాబట్టి ఈ అంశాలన్నీ ప్రోడక్ట్ లోకి ప్రవేశిస్తాయి మరియు ఈ ప్రోడక్ట్ తో మనము ఏమి చేయాలనుకుంటున్నారు ప్రతి సబ్జెక్టుకు చాలా పాఠ్యపుస్తకాలు మరియు నోట్ బుక్ లు ఉండవు ఇక్కడ విద్యార్థులకు పాఠశాల ట్యూషన్ ఇల్లు పరీక్ష తయారీ వారు వ్రాసే ఏదైనా ఒక వ్యక్తిగత డిజిటల్ ప్రదేశంలో నిర్వహించవచ్చు మరియు చురుకుగా వ్రాయడానికి కూడా సహాయపడుతుంది ఇది చిన్న పిల్లలకు మంచి అభ్యాస ప్రక్రియ మరియు నోట్ బుక్ లకు ప్రధానంగా మరియు ఎక్కువ పాఠశాల కాగితాలు ఉపయోగించబడుతున్నాయి అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఇది ఒక విషయాన్ని మేము చాలా కాలం నుండి దాని స్థానాన్నిపునరుద్ధరించాలని అనుకుంటున్నాము చేయాలనుకుంటున్నాము కాని ఆచరణీయమైన ప్రత్యామ్నాయాన్ని కనుగొనలేదు మేము ఈ మొత్తం భావనను అనుభవిస్తున్నాము మరియు ఈ ఆలోచన మనం కనుగొన్నఅంతరానికి సరిగ్గా సరిపోతుంది ఇక్కడ మేము మా నోట్బుక్లలో నోట్స్లను వ్రాయవచ్చు మరియు టెక్స్ట్బుక్ కంటెంట్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు ప్రొఫెసర్ సరే శ్యామ్ మీ కోసం నాకు ఒక ప్రశ్న ఉంది మీరు మార్కెటింగ్ వ్యక్తి కాబట్టి మార్కెట్ పల్స్ అంటే నాకు రైటింగ్ ఒక కోల్పోయిన కళ అని మొత్తం భావన అది త్వరలోనే కోల్పోయిన కళగా మారుతోంది నేను ఇక్కడ నోట్స్ లు వ్రాస్తాను కాని నేను తరచుగా చూస్తాను వారు వ్రాస్తున్న పరికరం ముందు ఉన్నారు లేదా బ్రొటనవేళ్లు అమలులో ఉన్నాయి మరియు ప్రజలు తమ చేతివ్రాతను ఉపయోగించడం గురించి నేను వినలేదు కాబట్టి దీనిపై మార్కెట్ పల్స్ ఏమిటి మీరు ప్రజలతో చాలా స్నేహంగా ఉన్నారని నాకు తెలుసు అది నేను విన్నది కాబట్టి ఇది మీకు నా ప్రశ్న శ్యామ్ పాల్ ఎమ్ మార్కెటింగ్ నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి ప్రస్తుతం ప్రజలు రాయడం కంటే టైప్ చేయడానికే ఇష్టపడతారు ఇది కొన్ని పాఠశాలలు లేదా సంస్థలలో కూడా గమనించబడింది అయితే విషయం మీలో ఒక షిఫ్ట్ ఉన్నప్పటికీ కీబోర్డ్ ప్రవేశం గురించి తెలుసు మరియు అన్నీ రాయడం కార్పొరేట్ కార్యాలయాలు సంస్థలు పాఠశాలలు ఎక్కడైనా ప్రతిచోటా ఉపయోగించబడుతోంది సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కీబోర్డుల ద్వారా డిజిటల్గా కంటెంట్ను నమోదు చేయడం మరియు ప్రాథమికంగా టైప్ చేయడం యొక్క ఈ డిజిటల్ పరివర్తనను మనము చూశాము ఈ రోజుల్లో డిజిటల్ కాపీ లేదా డిజిటల్ సేవ్ చేసిన కంటెంట్ లేదా అలాంటిదే కలిగి ఉండటానికి రైటింగ్ మొత్తం కార్యాచరణ టైప్ చేయడానికి మార్చబడింది కాబట్టి ఇది ప్రాథమికంగా మనం టైపింగ్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఇప్పటికే ఒక నిర్దిష్ట పదాన్ని ఒక నిర్దిష్ట ఆలోచనను ఒక నిర్దిష్ట వాక్యాన్ని టైప్ చేయాలనుకుంటున్న మనస్సు యొక్క ఉపసర్గ స్థితిలో ఉన్నాము అయితే మీరు వ్రాతపూర్వకంగా ఆలోచనా ప్రక్రియతో ముందుకు సాగాలని మేము తలచుకుంటున్నాము నేను వ్యక్తిగతంగా వ్రాసే విధానం ఏమిటంటే ఒక పదం చుట్టూ ఫ్లోచార్ట్ గీయండి ఆ తర్వాత మొత్తం ఉపన్యాసాన్ని ఫ్లోచార్ట్లలో లేదా రెండు పదాలలోనే రూపొందించడానికి ప్రయత్నించండి మరియు ఆ పదాలను చూసేందుకు మొత్తం ఉపన్యాసాన్ని రూపొందించండి కాబట్టి నా విషయంలో రాయడం అనేది ఆ భావనను నా సొంత మార్గంలో వివరించడంలో నేర్చుకునే మార్గం ఇది నేను చూసే టైపింగ్లో సాధ్యం కాదు నేను తరగతి గదిలో ల్యాప్టాప్ కలిగి ఉంటే మరియు నేను నోట్స్ లు తీసుకోవాలనుకుంటే నేను ట్రై చేస్తూనే ఉంటాను ప్రొఫెసర్ నిర్దేశిస్తున్నారు లేదా బోధించడానికి ప్రయత్నిస్తున్నారు నేను కాగితంపై పెన్ను కలిగి ఉన్నప్పుడు నేను కీలక పదాలు లేదా యాదృచ్ఛిక భావనలు లేదా రేఖాచిత్రాలను వ్రాస్తూనే ఉంటాను అప్పుడు నేను నా ఆలోచన ప్రక్రియను ఆ కీలక పదాలు ఉంచాను మరియు నా స్వంత అభ్యాస వ్యాసం లేదా బ్లాగు ఆ చుట్టూ ఒక రకమైన భావన తో వస్తాను కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో డిజిటల్ ఇన్పుట్ సిస్టమ్ను కలిగి ఉండటం మనం కోల్పోతున్నాము నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మరియు సర్ మీరు ఎంట్రీ రూపంలో కీబోర్డ్ ఎలా ఉనికిలోకి వచ్చిందో చూసారు కీబోర్డ్ యొక్క ఆవిష్కరణ ప్రజలు వ్రాయ దలిచిన వాటిని డిజిటైజ్ చేసే విధంగా ఉంది నేను దీనిపై వ్రాయగలిగే ఒక మాధ్యమం ఉంటే నేను వ్రాసిన దాన్ని డిజిటైజ్ చేయడం మరియు దాని నుండి ఉద్భవించిన అన్ని సాంకేతిక పరిజ్ఞానాలకు ఇది ప్రమాణంగా మారింది అది డెస్క్టాప్లు లేదా ల్యాప్టాప్లు అయినా రాయడం కోసం ప్రజలు కొనసాగించవచ్చు ఎందుకంటే రాయడం మనందరికీ సహజమైనది మరియు రాయడం అనేది మనం పిల్లలుగా నేర్చుకున్నది మరియు మనము పాఠశాలలో ఉన్నప్పుడు పరిచయం చేయబడ్డాము కాని టైపింగ్ అనేది ప్రతి ఒక్కరూ పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి ప్రవేశించిన తర్వాత లేదా వారు ఉన్నప్పుడు ప్రవేశించవలసి వస్తుంది ఒక సహకార పరిస్థితిలోకి తీసుకురావాలి అందువల్ల ప్రజలు మీకు వ్రాసేటట్లు అనుమతించే ఒక సాంకేతిక పరిజ్ఞానం ఉంటే మరియు వారు రాసిన సులభంగా డిజిటైజ్ చేయబడితే అప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుంది మరియు కీబోర్డులు డెస్క్టాప్లు మరియు ల్యాప్టాప్లుగా పరిణామం చెందాయి అందువల్ల మనం ఏదో ఒక అవకాశాన్ని ఇలా అనుకుంటున్నాము ప్రొఫెసర్ సరే ఇక్కడ మీకు టెక్ ప్రశ్న సుప్రా అతను ఈ జట్టులో నాకు తెలిసిన టెక్ వ్యక్తి నేను ఇటీవలఎక్కడో ఒకచోట సంతకం చేయాల్సి వచ్చింది ఈ డిజిటల్ గాడ్జెట్లలో ఏదో ఒకదానిపై సంతకం చేసాను మరియు కొన్ని రోజుల తర్వాత సంతకం చేశాను నేను నా సంతకం వైపు తిరిగి చూశాను మరియు నేను సంతోషంగా లేను అదే నేను సంతకం చేసాను కాబట్టి మొదట నేను ఈ ప్రత్యేకమైన తెరపై గీయడం యొక్క మొత్తం అనుభవాన్ని ఆస్వాదించలేదు సరే మరియు నాకు అది ఇష్టం అనిపించ లేదు నాకు పెన్ మరియు కాగితం ఇష్టం మరియు అది ఎక్కడైనా సంతకం చేయాలనుకుంటున్నాను సంతకం అది నాకు వ్యక్తిగతంగా ఉండాలి కాబట్టి అక్కడ ఉన్న ప్రస్తుత సన్నివేశంలో మీరు ఏమి గ్రహించారు మరియు నా కోసం ఖాళీలను మరోసారి సమీక్ష చండి సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మీరు చెప్పినట్లుగానే రాయడం అనేది మీరు చెప్పిన అనుభవం ప్రొఫెసర్ సరే సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇప్పటి వరకు మనం డిజిటల్ టాబ్లెట్లు మార్కెట్లో ఉన్నవి అవి వారు ఉపయోగించే మాధ్యమాన్ని ప్రత్యేకంగా రాయడానికి ఉద్దేశించినవి కావు మరియు మనకు ఉన్న సమస్య పేపర్ మోసే నోట్సుతో కాబట్టి ఈ మాధ్యమం ఈ డిజిటల్ పరికరాలు మీ సంతకం లాగా అది ఏది సరిగా గుర్తించబడలేదు ఎందుకంటే ఇది ప్రాసెస్ చేయబడిన విషయం మీరు కాగితంపై ఒక ముద్ర వేసినప్పుడల్లా మీకు మీ స్వంత ప్రారంభ సంతకం ఉంటుంది మీరు దానిని ఎక్కడా మార్చలేరు భవిష్యత్తులో కూడా సంతకం ఉన్నట్లు మీరు చూస్తారు కాబట్టి మా ప్రోడక్ట్ మీరు సంతకాన్ని నిల్వ చేయాలి అనే అనుభవాన్ని ఇస్తుంది మీరు రాసేది మీరు చూడవచ్చు భవిష్యత్తులో ఇది మారదు మరియు ఇప్పటికే అందుబాటులో ఉన్న డిజిటల్ ప్రోడక్ట్ గురించి మీరు చెప్పినట్లుగా అది కాదు సంతృప్తికరమైన సమాధానం పొందడం అందువల్ల కారణం వారు నిజంగా చేతివ్రాతపై దృష్టి పెట్టకపోవడం వారు నోట్స్ తీసుకోవడంపై దృష్టి పెట్టడం మంచిది కానీ మీరు ఈ పరికరాన్ని టాబ్లెట్లో ఉన్న ప్రోడక్ట్ లను విద్యార్థి చేతిలో ఉంచారని ఊహించుకోండి కొన్ని వాక్యాలు రాసిన తర్వాత ఇక దీనిపై రాయడం వారు బహుశా చేయలేదు ఏ విద్యార్థికి అయినా రాయగలిగే మాధ్యమంగా పరిగణించబడటానికి ఇతర కారణాలు చాలా ఉంటాయి ఎందుకంటే మొదట దీనికి కాగితం వంటి విశ్వసనీయత లేదు రెండవ విషయం ఏమిటంటే ఈ రోజుల్లో మనం చూసే డిజిటల్ టాబ్లెట్ అనేది కంప్యూటర్ ఇన్పుట్ పరికరం ఇది వినియోగదారుని చిత్రాలు యానిమేషన్లు మరియు గ్రాఫిక్లను చేతితో గీయడానికి అనుమతిస్తుంది పెన్ లాంటి స్టైలస్ ఒక వ్యక్తి పెన్సిల్తో చిత్రాలను గీసే విధంగా ఉంటుంది మీరు ఆ టాబ్లెట్ను దాని ప్రధాన కార్యాచరణకు పరిమితం చేస్తూ ఉంటే దాని అర్థం ఏమిటంటే ప్రజలు టాబ్లెట్లో వ్రాసే సారాన్ని కోల్పోతారు మరోవైపు మీరు వారికి ఒక పరికరాన్ని అందిస్తే అది ఏమి అనేది అది నిజంగా ఉపయోగపడుతుంది ఉదాహరణకు ఇది ఒక నోట్బుక్ యొక్క ప్రయోజనాన్ని అందిస్తోంది ఇది మీరు ఎలా వ్రాస్తారనే దానిపై మీకు సమానమైన అనుభవాన్ని ఇస్తుంది మరియు మీరు ఆ విషయాన్ని డిజిటలైజ్డ్ ఫార్మాట్లో నిల్వ చేయవచ్చని మీకు తెలుస్తుంది చేతివ్రాత మీరు ఈ ప్రోడక్ట్ కి మరే ఇతర డిజిటల్ మాధ్యమానికి భిన్నంగా ఉండవలసిన అవసరం లేదు ఈ రోజు వరకు మనం చూసే ఉత్తమ మాధ్యమాలు కూడా అవి ఇప్పటికీ డిజిటల్ అవి వ్రాసిన తర్వాత మీకు రియల్ టైం అనుభవాన్ని ఇవ్వవు ప్రొఫెసర్ నేను అర్థం చేసుకున్నది ఏమిటంటే రైటింగ్ దాని స్వచ్ఛమైన రూపంలో రాయాలి ఆపై డిజిటల్ మరియు తరువాత రావచ్చు సరే నేను వింటాను సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఈ కీబోర్డు ఎందుకు అని నితిన్ చెప్పినట్టు నేను ఇంకొకటి జీవించాలనుకుంటున్నాను కీబోర్డ్ కనిపెట్టబడింది ఎందుకంటే మన మనస్సులో ఉన్నది డిజిటల్ చేయగలిగే మునుపటి సమయంలో మనం వ్రాసినది కీబోర్డ్ ఉనికిలోకి రావడానికి కారణం అదే మీరు కీబోర్డ్తో లైన్ గీయడం వల్ల కాదు కాదు కీబోర్డ్తో గీతను గీయలేరు మౌస్తో మీరు ఒక గీతను గీయవచ్చు ఇవన్నీ మీరు డిజిటల్ పరికరాలు వీటి ద్వారా మీరు చేతివ్రాత ఉపయోగించాల్సిన అవసరం లేదు చేతివ్రాత అనేది చాలా సహజమైన విషయం కాబట్టి ఇప్పటి వరకు మళ్ళీ మార్కెట్లో ఉన్న ఉత్పత్తులు ఈ విషయాలన్నింటినీ అందించవు ప్రొఫెసర్ నేను ఆలోచిస్తున్న అదేనోట్స్ మీరు సమాచారాన్ని రికార్డ్ చేసే సామర్థ్యం ఒక కీబోర్డ్లో చాలా ఎక్కువగా ఉందని నేను ఎక్కడో చదివాను కాబట్టి నేను చాలా టైప్ చేయగలను కాని వాస్తవానికి నేను నోట్స్ లు వ్రాసేటప్పుడు అది కీబోర్డ్ కంటే చాలా నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మీ టార్గెట్ ఆడియన్స్ ఈ పిల్లలు తెలుసునని చాలా నష్టపోతున్నారు ఎందుకంటే ఇప్పుడు వారు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ మరియు చాలా విషయాల గురించి మాట్లాడుతున్నారు అక్కడ రికార్డింగ్ ఉండకూడదు మరియు పైన ఉండాలి అది అన్ని వేళలా వేగం సారాంశం కాబట్టి మీ చుట్టూ విషయాలు చాలా వేగంగా జరుగుతున్నప్పుడు మీరు నెమ్మదిగా ఉండలేరు కాబట్టి మీరు దాని కోసం ఏమి చేయాలి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కీబోర్డు ఇన్పుట్లోకి ప్రవేశించడానికి వేగవంతమైన మార్గం అని మీరు చెప్పినట్లుగా ఇది పూర్తిగా అంగీకరించబడింది సర్ ఒక కోణంలో మనకు ఇప్పటికే మరొక రూపంలో ఉన్న సమాచారం లేదా డేటా సమితి ఉంటే మరియు మనము దానిని డిజిటల్ రూపంలో లేదా వర్చువల్ మెమరీ రూపంలోకి తీసుకోవాలనుకుంటే అవును మనము కార్యాచరణ కీబోర్డ్ యొక్క కాపీ చేసిన వ్రాతపూర్వక పనిని చేయవచ్చు మరియు దానిని డిజిటల్ స్థలంలో వేగంగా పొందవచ్చు కానీ మనం నిజంగా కొత్తగా ఏదైనా ఆలోచించాలనుకున్నప్పుడు కొత్తగా ఏదైనా సృష్టించినప్పుడు మన మెదడును ఒక కొత్త వాక్యం బహుశా కొత్త పద్యం లేదా కొత్త వ్యాసం రాయడానికి కీబోర్డ్ని ఉపయోగించలేము మనము ఇక్కడ ఉన్న పదాలతో పని చేయడానికి ఇష్టపడతాము ఆపై మనమందరం చెరిపి వేయడానికి అలవాటు చేసుకోవడం మీకు నచ్చకపోతే వేరే వాక్యాలను ప్రయత్నించండి ఆపై మళ్ళీ రేఖాచిత్రాలతో సమానమైనదాన్ని రాయడానికి ప్రయత్నించండి కాబట్టి ఈ కార్యకలాపాలన్నీ కీబోర్డ్లో సమర్థవంతంగా మద్దతు ఇవ్వవు కాబట్టి మనము దానిని నంబర్ 1 సాధనంగా నేర్చుకోవడం మరియు విద్యార్థి యొక్క సృజనాత్మకతను పెంచడానికి ప్రయత్నిస్తున్నాము ఇది కీబోర్డ్ను ఉపయోగించడంలో చాలా తక్కువ కాబట్టి కీబోర్డ్ పరంగా ఇది చాలా సూటిగా ఉంటుంది కాబట్టి మీరు ఒక విద్యార్థిని హృదయపూర్వకంగా అడిగినట్లుగా మరియు పరీక్ష కోసం ప్రశ్న లేదా అధ్యాయాల సంఖ్య మరియు పరీక్షలు ముగింపు కోసం వచ్చిన విషయాలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం మనం ఉపయోగిస్తున్న కీబోర్డు ప్రాథమికంగా ఉంటుంది మీరు ఆ విషయం కాపీ పేస్ట్ copy paste చేసి అక్కడ తిరిగి టైప్ చేయండి రాసేటప్పుడు మీరు మీ స్వంత కథను వ్రాస్తారు ఆ భావనను ఉపయోగించి మీరు ఏమి అర్థం చేసుకున్నారు కాబట్టి వ్రాసే పరంగా ప్రజలు టైప్ చేసేటప్పుడు లేదా స్థిర సమాచారాన్ని ఉపయోగించడం కంటే రాసేటప్పుడు ఎక్కువ మెరుగుపరుస్తారు నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కీబోర్డులో మీరు పేర్కొన్న వేగం ప్రతికూలత గా ఉండే తరగతి గదిలో నేను మీకు ఒక సాధారణ ఉపయోగ కేసును ఇవ్వగలను మీరు కీబోర్డ్ ను ఊహించుకోండి ఎందుకంటే మీరు ఒక కీబోర్డుపై పొందుతున్న వేగాన్ని మీరు పొందుతారు ప్రొఫెసర్ చెప్పిన ప్రతి పదాన్ని సిద్ధార్థ్ చెప్పినట్లుగా మీరు ముగించవచ్చు కొంతకాలం తర్వాత అది మీకు కూడా తెలియని చర్య అవుతుంది ప్రొఫెసర్ ఏదో చెప్పడం మరియు మీరు దాన్ని నోట్స్ లో టైప్ చేస్తున్నారు అయితే అంతర్నిర్మిత నెమ్మదిగా రాయడం వల్ల మీరు ప్రొఫెసర్ చెప్పేది వినాలి అతను ఏమి చెబుతున్నారో అర్థం చేసుకోవాలి మరియు మీ స్వంత మాటలలో అనుకోవాలి కాబట్టి వ్రాసే ప్రక్రియ ద్వారా నిర్దిష్ట స్థాయి అభ్యాస కార్యకలాపాలు ఇప్పటికే జరిగాయి అందుకే దీనిని విద్యా అభ్యాస రంగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము ప్రొఫెసర్ సరే సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ కాబట్టి కొంత సమయం సమాచారం వర్చువల్ స్పేస్ లోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అప్పుడు ఈ ప్రోడక్ట్ కీబోర్డ్ కంటే ఎక్కువ అర్ధమే కాని మనం ఇప్పటికే అక్కడ ఉన్న కొంత సమాచారం గురించి మాట్లాడుతుంటే మరియు దానిని క్లౌడ్ స్పేస్ లోకి మార్చడానికి ప్రయత్నిస్తుంటే మనం సమర్థవంతంగా ఖచ్చితంగా దాన్ని కాపీ చేసి తీసుకోవడానికి కీబోర్డ్ను ఉపయోగించండి కాబట్టి సృజనాత్మకత అభ్యాసం మరింత సమర్థవంతంగా చేయబడే స్థలం మనము ప్రయత్నిస్తున్న లక్ష్యం ప్రొఫెసర్ నితిన్ చెప్పినది నాకు మార్క్ ట్వైన్ యొక్క కోట్Mark Twain's quote గుర్తుకు వచ్చింది తరగతి గది అనేది ఉపాధ్యాయుల నోట్బుక్ నుండి విద్యార్థుల నోట్ బుక్ నోట్స్ బదిలీ చేయకూడదు నేను పాత పాఠశాల ఆలోచనాపరుడు నోట్స్ లు చేతితో రాసిన నోట్స్ లు వాస్తవానికి మీకు సహాయపడతాయని నేను భావిస్తున్నాను మరియు ప్రత్యేకంగా మీరు క్రొత్తదాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది మీ అభ్యాస వేగాన్ని అభ్యాస ప్రక్రియను నిజంగా పెంచుతుంది ప్రతిదీ అంతర్గతంగా శుద్ధి చేయబడుతుంది ఇది ఒక చేయి మనస్సుతో మాట్లాడే ఒక రకమైన విషయం కాబట్టి ఖచ్చితంగా నేను మీతో అంగీకరిస్తున్నాను మీరు క్రమపద్ధతిలో చేసిన ఏదైనా అధ్యయనం లేదా ఏదైనా ఉందా ఎందుకంటే డిజైన్ థింకింగ్ దానిలో ఒక భాగం మీరు ప్రేక్షకులతో సానుభూతి పొందాలి అనే దానిలో కళ మీరు నిజంగా ఏమి గమనిస్తున్నారో తెలుసుకోవాలి కానీ మీరు మరింత లోతైన అవగాహన చేయండి ఆపై మీరు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు ఆపై మీరు చివరకు వారి వద్దకు తిరిగి వెళుతున్నారు ఇది మీ కోసం పరిష్కరిస్తుందని నేను భావిస్తున్నాను కాబట్టి ప్రక్రియ పరంగా లేదా కొన్ని రకాల క్రమబద్ధమైన పనుల పరంగా మీరు గతంలో ఏదైనా ప్రయత్నించారా నేను దాని చుట్టూ నా జ్ఞానం కేంద్రీకరించటానికి ప్రయత్నిస్తున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ప్రాథమికంగా విద్యార్ధులు అయిన టార్గెట్ మార్కెట్ కి ఇలాంటివి ఎలా పని చేస్తాయనే దానిపై పరిశోధన పరంగా మనము ముందుకు వెళ్లి కొన్ని ఫోకస్ గ్రూప్ పరిశోధనలు మరియు ఇంటర్వ్యూలు చేసాము ప్రాథమికంగా వారిలో ఎక్కువ మంది పాఠశాల నుండి ఉత్తీర్ణులయ్యారు లేదా ప్రస్తుతం పాఠశాలలో ఉన్నారు కాబట్టి మనము అందుకున్న ఫీడ్బ్యాక్ ఏమిటంటే విద్యార్థులు తమ నోట్స్ లన్నింటినీ ఒకే చోట తీసుకురావడానికి ఖచ్చితంగా ఆసక్తి చూపుతారు ఎందుకంటే వారికి డిజిటల్ ప్రత్యామ్నాయం లేదు ఎందుకంటే మా పరిశోధన నుండి మా అభిప్రాయం మనము గుర్తించిన విషయం ఏమిటంటే చాలా మంది విద్యార్థులు ఒకే రిజిస్టర్ను ఉపయోగిస్తున్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు వారు నేర్చుకుంటున్న అన్ని విషయాల నుండి నోట్స్ లను సంగ్రహించడం మరియు వారు బహుశా బుక్మార్క్లను ఉపయోగిస్తారు లేదా వారి నోట్స్ ల ను ఒకే నోట్బుక్లో నిర్వహించాలని మీకు తెలుస్తుంది విద్యార్థులందరూ తమ పాఠ్యపుస్తకాలను ఆ రోజు పాఠశాలకు తీసుకెళ్లడం మరలా తప్పనిసరి మరియు ఇది ఖచ్చితంగా ఒక ఇబ్బంది ఇది చాలా బరువును జోడిస్తోంది ఇది విద్యార్థులకు చాలా గజిబిజిగా మరియు అలసిపోయే చర్య సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ గత 2 5 మరియు 3 సంవత్సరాల్లో మనము ఆలోచన దశ నుండి సుప్రా ఆలోచనతో మొదలుపెట్టాము మరియు ఈ రోజు వరకు మనం ఒక స్థాయికి వచ్చాము మనం బహుశా ఒక ప్రోడక్ట్ మరియు కొన్ని సేవలను మరియు దాని చుట్టూ ఒక వ్యవస్థను నిర్మించగలము మరియు దాని చుట్టూ వ్యవస్థను నిర్వహిస్తాము మనము ఈ భావనను లేదా ప్రోడక్ట్ ని మార్కెట్ విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిగి ఉన్న పరస్పర చర్యల ఆధారంగా కనీసం 3 నుండి 4 సార్లు మార్చాము కాబట్టి మనము ప్రాథమికంగా ఒక సాధారణ బోర్డుతో వ్రాసాము అక్కడ మనం వ్రాయగలము మరియు మా ప్రీ ప్రైమరీ స్కూల్ స్లేట్లో వలె తుడపవచ్చు బ్లూటూత్ ద్వారా ఈ స్లేట్ను స్మార్ట్ పరికరానికి కనెక్ట్ చేయగల మరియు వాస్తవానికి ఆనోట్స్ లను స్మార్ట్ పరికరంలో రికార్డ్ చేయగల మరొక ప్రోటోటైప్తో మనము ప్రయత్నించాము ఆపై ఇప్పుడు వ్రాసి మనం ఈనోట్స్ లను వాస్తవంగా వ్రాయగల ప్రక్రియలో ఉన్నాము ఈనోట్స్ లను తిరిగి ఒకే పరికరం మరియు వాటిని ఒకే పరికరంలో పొందవచ్చు మరియు అదే పరికరంలోని క్లౌడ్కు నేరుగా సమకాలీకరించండి కాబట్టి మార్కెట్తో చాలా చర్చలు జరిగాయి పాఠశాల విద్యార్థుల మాదిరిగానే తల్లిదండ్రుల మార్కెట్ తరువాత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు తరువాత పాఠశాల నిర్వాహక సిబ్బంది అనేక సందర్భాల్లో మనము వివిధ ప్రాంతాల నుండి వివిధ రకాల దృష్టితో వచ్చాము వివిధ ప్రాంతాల విద్యార్థులు వివిధ రకాల దృష్టిని ను కలిగి ఉన్నారు కాబట్టి ఈ అంతర్దృష్టులన్నింటినీ పరిశీలిస్తే మనము ఈ ప్రోడక్ట్ కి వచ్చాము ఇక్కడ మనము వాస్తవంగా అన్ని కంటెంట్లను వ్రాయవచ్చు నిర్వహించవచ్చు మరియు సేవ్ చేయవచ్చు ప్రొఫెసర్ ఇక్కడ ఒక సాధారణ ప్రశ్న ఉంది మీరు చెప్పినట్లుగా ఎవరైనా ఒక మార్గంలో ప్రారంభిస్తే మీరు 3 సంవత్సరాలుగా ఈ మార్గంలో ఉన్నారు ఇక్కడ మీరు ఈ విధమైన డిజైన్ థింకింగ్ ప్రక్రియను మార్కెట్కు వెళుతున్నప్పుడు వారు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకోవడం దాని కోసం మీ ప్రోడక్ట్ ని పరిష్కరించడం ఆపై తిరిగి వెళ్లి వారు ఎలా స్పందిస్తారో చూడటం కాబట్టి క్లాసిక్ డిజైన్ థింకింగ్ విధమైన విధానం మరియు మీరు ఇప్పుడు వృత్తిపరంగా కూడా చేస్తున్నారని నాకు తెలుసు కాబట్టి మీకు నా ప్రశ్న ఏమిటంటే ఎవరైనా మీ ప్రోడక్ట్ ని శుభ్రపరచకుండా క్లీన్ స్లేట్ నుండి పూర్తిగా ప్రారంభిస్తారని అనుకుందాం క్లీన్ స్లేట్ మీ అనుభవం మీకు తెలుస్తుంది హే అబ్బాయిలు ఆ మార్గంలో వెళ్లవద్దు ఈ మార్గంలో వెళ్ళండి ఇది మనము నేర్చుకున్నది మీలో పూర్తి ఇబ్బందులు తెలుసు ఇది మీరు ఉండాలని మనము సిఫార్సు చేస్తున్న విషయం అలాంటిదే కాబట్టి ఈ సలహా అభ్యాసకుల కోణం నుండి సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ మొదట నేను వ్యక్తిగతంగా వారి సమస్యలను ధృవీకరించడం ప్రారంభించాలనుకుంటున్నాను వారి కస్టమర్లతో మాట్లాడండి వారితో తగినంతగా సానుభూతి పొందండి వారి అడుగుజాడల్లోనడవండి వారి జీవనశైలి ఏమిటో చూడండి ఆపై వారి రోజువారీ కార్యకలాపాలు ఏమిటో ఒక పని ప్రవాహాన్ని చేయండి రోజువారీ నిత్యకృత్యాలు వారి దినచర్యలను క్రమపద్ధతిలో అర్థం చేసుకోండి ఆపై మనము పని చేయగల కొన్ని తీర్మానాలను రూపొందించడానికి ప్రయత్నించండి అది వారికి సమస్య ప్రకటన కావచ్చు మరియు అవి గుర్తించబడలేదు మరియు ఆ సమస్య ప్రకటనలను అడుగుజాడల్లో నడవటానికి ప్రయత్నించండి వాటిపై మళ్ళించండి సరైన ప్రక్రియ యొక్క గుర్తింపు మొత్తం ప్రక్రియకు కీలకం అని నేను అనుకుంటున్నాను నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభంలో సమస్య బయటి నుండి కనిపించేది కాదని మీరు జోడించడానికి మీకు ఒక ప్రోడక్ట్ లేదా ఆలోచన మనస్సులో ఉండవచ్చు మరియు మీరు కొన్ని సమస్యను పరిష్కరిస్తున్నారని మీరు అనుకోవచ్చు కాని మీరు మీ కస్టమర్తో ఎక్కువసేపు మరియు ఎప్పుడు సంభాషించినప్పుడు ఆ సమస్య ఎందుకు ఉందో మీరు లోతుగా త్రవ్వి అప్పుడు అతను ప్రధాన సమస్య ఏమిటో చెప్పినట్లు మీరు అర్థం చేసుకోవచ్చు ప్రొఫెసర్ మీరు దీనికి ఉదాహరణ ఇవ్వగలరా నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ రైట్ మా పరిస్థితిలో కూడా ఏమి జరిగిందంటే విద్యార్థులు తమ నోట్స్ లను డిజిటైజ్ చేయాలనుకుంటున్న ఈ ప్రణాళికతో మనము బయలుదేరాము కాబట్టి విద్యార్థులు వారి నోట్స్ లను ఎందుకు డిజిటైజ్ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నను మనము అడుగుతాము కాబట్టి మనము అర్థం చేసుకున్నది ఏమిటంటే విద్యార్థులు తమ నోట్స్ లన్నింటినీ ఒకే చోట నిర్వహించాలనుకుంటున్నారు అప్పుడు ప్రశ్న ఎందుకు వారు దానిని చాలా చోట్ల ఉంచడానికి బదులుగా ఒకే చోట ఎందుకు నిర్వహించాలనుకుంటున్నారు కాబట్టి అది వారికి నేర్చుకోవడానికి సులభతరం చేస్తుంది ఇది ఉపాధ్యాయుడికి ఎక్కడ ఉందో అర్థం చేసుకోవడానికి సులభతరం చేస్తుంది ఇది సంస్థ యొక్క భాగాన్ని విద్యార్థులకు చాలా సులభం చేస్తుంది కాబట్టి మనము సమస్య ఏమిటో లోతుగా చూస్తాము కాగితంపై రాయడం కొనసాగించడానికి బదులుగా విద్యార్థులు మా ప్రోడక్ట్ కి మారాలని కోరుకోవడానికి ఇది ఒక కారణం కావచ్చు ప్రొఫెసర్ నేను అర్థం చేసుకున్నంతవరకు మీకు మంచి రైటింగ్ అనుభవం ఉంటే సరిపోదు కాబట్టి అనుభవమే రాయడం ఇవన్నీ ప్రారంభమైంది సరియైనది కాబట్టి అనేక స్థాయిలు పొరలు ఉన్నాయి దాని చుట్టూ ఒక విద్యార్థి రోజూ పట్టుకుంటాడు మరియు ఇది మీ దంతపు టవర్లో మీకు ఉండకపోవచ్చు ప్రోడక్ట్ రూపకల్పన మరియు మీకు తెలుసా లేదా మీరు సుప్రాను అనుమతించినట్లయితే మీరు ఇప్పుడే ఒక గొప్ప సానుకూలంగా ఉండేవారు కానీకానీ మీరు మీ ఆలోచనలను చెబుతూ ఓకే రైటింగ్ అనుభవం మాత్రమే సరిపోదని నిరంతరం సవాలు చేస్తున్నారుకానీ వాస్తవానికి దీనికి చాలా ఎక్కువ ఉంది నేను అతనిని శిక్షించకూడదని అర్థం కానీ అది దీన్ని చేయడానికి ఒక మార్గం సరే ఈ ప్రక్రియలో నేను కూడా నేర్చుకుంటున్నాను సరే మీరు చేసిన ఇతర ఆశ్చర్యకరమైన తప్పిదాలు మరియు ఇవన్నీ వింటున్న ఎవరైనా మీకు చెప్పాలనుకుంటున్నారా దేవునికి ధన్యవాదాలు నేను ఆ మార్గంలో వెళ్లడం లేదు అని సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఈ సమస్యలను ధృవీకరించడం మకు కనీసం ఈ పరిస్థితి యొక్క ప్రారంభ దశలో నేను పరిగణించగలను మరియు చెప్పగలను సర్ ఎందుకంటే మా ప్రారంభ రోజుల్లో ప్రతి ఇతర ప్రారంభ మాదిరిగానే మనము కూడా ఆదాయాన్ని సంపాదించడానికి కొంచెం ఆసక్తిగా ఉన్నాము కొంత డబ్బుతో ప్రారంభించడం కాబట్టి మనము కొంతమంది పెట్టుబడిదారులను మరియు మార్కెట్ను కూడా ఆకర్షించగలము కాబట్టి ఈ ప్రాథమిక ప్రోడక్ట్ ని తీసుకురావడం మా ఆలోచన ఇక్కడ మనం ప్రీ ప్రైమరీ విద్యార్థుల కోసం మాత్రమే వ్రాయవచ్చు మరియు చెరిపివేయవచ్చు ఇక్కడ నేర్చుకోవడం చాలా ప్రారంభ దశలో ప్రాథమికంగా ఉంటుంది వారు ఇంకా రాయడం నేర్చుకుంటున్నారు మరియు అన్నీ అప్పుడు వారు ఏమి చేస్తున్నారో నేర్చుకోవడం కేవలం వ్రాయడం మరియు చెరిపివేయడం బోర్డు సమర్ధవంతంగా లేదని మనము గుర్తించాము అప్పుడు మనము ధృవీకరించాము మరియు మనం వెళ్ళిన ఏ ధ్రువీకరణ అయినా వ్రాయడం మరియు చెరిపి వేయడం కాదు ఎందుకంటే విద్యార్థికి ఏదైనా మంచి చేయడం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అతను కాగితంపై వ్రాసే అనుభవాన్ని పొందుతున్నాడు కాబట్టి ఈ ప్రోడక్ట్ తో మా ప్రయాణంలో మనం నేర్చుకోని విషయం బహుశా వ్రాసే అనుభవం ధృవీకరించబడుతోంది ప్రొఫెసర్ సరే నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇది నేర్చుకోవడం ముందు గానే వచ్చి ఉండవచ్చు మరియు ప్రోడక్ట్ ఉద్భవించి ఇప్పుడే ఉండేదానికి చాలా త్వరగా మారిపోతుంది ప్రొఫెసర్ చాలా ఆసక్తికరంగా ప్రోడక్ట్ ఉద్భవించిందని నేను ఆ పదాన్ని అర్ధంచేసుకున్నాను అది కనిపించలేదు మరియు ఓహ్ ఇది ఒక గొప్ప ప్రోడక్ట్ అని చెప్పి అమ్మకం ప్రారంభించనివ్వండి ఇది నిజంగా ఉద్భవించింది మీరు చెప్పినదానిని నేను నిజంగా ఇష్టపడుతున్నాను ఎందుకంటే తరచుగా ఆవిష్కర్తలుగా సార్లు సమస్యల పరిష్కర్తలు మనము ఆ మొదటి ఆలోచనను వేలాడదీస్తాము మరియు ఇది ఇదే అని మనము భావిస్తున్నాము ఇది మార్కెట్ను మార్చబోతోంది ఇది అక్కడ ఉన్న ప్రతిదానిని విప్లవాత్మకంగా మార్చబోతోందని మీకు తెలుసు కానీ ఇది సాధారణంగా అలా కాదు వాస్తవానికి ఇది నెమ్మదిగా మొదట మీ మనస్సులో ఒక పరివర్తన ద్వారా వెళుతుంది అప్పుడు మీలాంటి సమర్థవంతమైన జట్టు సభ్యులతో మీకు తెలుస్తుంది మరియు తరువాత నెమ్మదిగా ఇది మంచి మరియు స్పష్టమైన అవకాశాలకు మారడం ప్రారంభిస్తుంది అది మీకు నచ్చలేదు కానీ అది ఇప్పటికీ నిరంతరం అభివృద్ధి చెందుతుంది అతను ఇష్టపడకపోవచ్చు కానీ ఇంకా కొనసాగాలి బాగుంది కాబట్టి ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఏమి ఆలోచిస్తున్నారో మరియు ఈ ఆలోచనలన్నిటితో మరియు మార్కెట్తో ఈ విషయంలో ముందుకు వెనుకకు వెళ్లడానికి మీరు ఏమి చేశారో మనము తెలుసుకున్నాము ఇవన్నీ మీతోనే జరుగుతాయి కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్ పై డిజైన్ ఆలోచనను వర్తింపజేయబోతున్నాం ఇది మనము ప్రేక్షకులకు చూపిస్తాము మరియు మనం దీన్ని ఎలా ముందుకు తీసుకువెళతాము మరియు ఈ నాలుగు దశలను ఎంపతిజ్ ఎలా ఉపయోగిస్తాము విశ్లేషించండి పరిష్కరించండి మరియు మరోసారి పరీక్షించండి మరియు దానిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో చూడండి అది మన దృష్టి అవుతుంది మనలో 5 మంది ఈ కోర్సు కోసం దీనిపై దృష్టి పెట్టబోతున్నారు కాబట్టి మీకు మళ్ళీ నా ప్రశ్న ఏమిటంటే మనము దానిలో ఎలా ముందుకు సాగాలి మరియు ఈ ప్రోడక్ట్ ని మార్కెట్లోకి తీసుకెళ్లకుండా మమ్మల్ని ఆపేది ఏమిటి మీరు ఇక్కడ మా కోర్సు నుండి పరిష్కరించాలనుకుంటున్న మీ ప్రాధమిక సవాళ్లు ఏమిటి తద్వారా మనము చేయగలం డిజైన్ థింకింగ్ లో మనం చేయబోయేది ఇదే అని వారికి చూపించండి నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ నేను చెప్పదలిచిన దానితో ప్రారంభించడానికి ఇది ఒక హార్డ్కోర్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ అయినందున మనం ఎదుర్కొనే ఒక లోపం ఏమిటంటే మీలో ఉన్న సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ కి భిన్నంగా మా వినియోగదారులకు తీసుకెళ్లడానికి మాకు ఒక కాన్సెప్ట్ లేదా వర్కింగ్ ప్రోటోటైప్ కూడా లేదు కనీస ఆచరణీయ భావనను సులభంగా నిర్మించగలదు మరియు దానిని మీ మార్కెట్లోకి తీసుకెళ్లవచ్చు మరియు మీ లక్ష్య కస్టమర్లు దీనికి ఎలా స్పందిస్తారో చూడవచ్చు కాని మాకు ఒక ప్రోడక్ట్ ఉన్నందున భావన ఉంది ఈ ప్రోడక్ట్ యొక్క వ్యవస్థాపకులు మరియు సృష్టికర్తలుగా మనము ప్రస్తుతం చాలా స్పష్టంగా ఉన్నాము ప్రోడక్ట్ యొక్క ప్రధాన కార్యాచరణ ఏమిటంటే కానీ మా కస్టమర్ల నుండి తీసుకోవటానికి మరియు బహుశా ఎమ్పాతిజ్ మరియు నేర్చుకోవటానికి హార్డ్కోర్ భౌతిక పరికరం మనకు లేదు తద్వారా డిజైన్ థింకింగ్ కోసం మనకు సహాయపడే పరికరం ఎక్కడో ఉండవచ్చు ప్రొఫెసర్ సరే అది ఒకటి ఇంకా ఏమిటంటే మనము దీనిని ఒక వేదికగా ఉపయోగించవచ్చని మీరు ఆలోచించగలరా సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును సర్ ఈ ప్రోడక్ట్ భాగం యొక్క పరిణామానికి తిరిగి వెళుతున్నాం మనము ఇంతకు ముందు చెప్పినట్లుగా మా ధ్రువీకరణ ద్వారా మార్కెట్ తిరస్కరించిన ఒక మోడల్తో మనము ముందుకు వచ్చాము అప్పుడు మనం వేరే దానితో ముందుకు వస్తాము అప్పుడు మార్కెట్ అవసరం అంతకన్నా ఎక్కువ ఇప్పుడు మనం మళ్ళీ మార్కెట్కు వెళ్లి పరీక్షించాలనుకుంటున్న POC లేదా ప్రూఫ్ అఫ్ కాన్సెప్ట్తో ముందుకు రావడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి ఇది మళ్ళీ డిజైన్ థింకింగ్ యొక్క అదే ప్రక్రియ వలె ఉంటుంది కాబట్టి మనం మళ్ళీ మార్కెట్కి వెళ్తాము మరియు మార్కెట్ అవును అని చెబితే ఇది మనము అడిగింది ఇప్పుడు మనం వాస్తవానికి విశ్లేషించబోతున్నాము మరియు దాని చుట్టూ సరైన డిజైన్ లేదా రూపురేఖలు తయారు చేసి వారి సమస్యకు పరిష్కారంగా చేయబోతున్నాం ఇది పాక్షికంగా మనము ఎదురుచూస్తున్నది అని వారు చెబితే మనము మళ్ళీ డిజైన్ ఆలోచనకు తిరిగి వెళ్తాము వారి సమస్య ప్రకటనను బాగా అధ్యయనం చేస్తాము మళ్ళీ లోతుగా వెళ్ళండి మళ్ళీ మంచి పరిష్కారం తో ముందుకు వచ్చి పరిష్కారాన్ని విశ్లేషించండి పరీక్షించండి మరియు ఇది మరొకటి ఈ ప్రోడక్ట్ ని తరువాతి సంస్కరణగా అభివృద్ధి చేసే పరంగా మాకు సహాయపడటానికి డిజైన్ ఆలోచనను కోరుకుంటున్నాము ప్రొఫెసర్ సరే తర్వాత ఏమి ఉంది కాబట్టి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలుసు వారు ఏ విధమైన ప్రోడక్ట్ ని ఇష్టపడతారు వారు ఇష్టపడరు వారు ఏమి కలిగి ఉన్నారు మరియు వారు కలిగి లేరు అనే దానిపై పల్స్ ఎలా ఉందో నాకు తెలుసు నాకు ఒక ఆలోచన ఉంది ఆలోచన ఉంది కానీ అది ఎలా ముందుకు వెళ్తుందో నాకు తెలియదు కాబట్టి మేము ఎలా ముందుకు వెళ్తున్నామో సమీక్షించడానికి డిజైన్ థింకింగ్ మాకు సహాయపడితే అది బహుశా మీకు సహాయపడుతుంది మరియు పారాఫ్రేజ్కి నితిన్ చెప్పినదానిని మీరు ఎలా కమ్యూనికేట్ చేస్తారు ఎందుకంటే మీకు ఒక ప్రోడక్ట్ ఉంది అంటే నా ఉద్దేశ్యం మీకు తెలుసా నా ఉద్దేశ్యం ఏమిటంటే నాకు ఒక ప్రోడక్ట్ లేదు అది సంఘర్షణ కాబట్టి ఒక వైపు మీకు అలాంటిదే ఒక నమూనా ఉంది ఇది మార్కెట్లో మీరు చూసే పూర్తి స్థాయి ప్రోడక్ట్ కాదు కానీ మన మనస్సులో ఒకదానిలో లేదా భాగస్వామ్య భావనలో మనము దానిని చూడగలం అనే ఆలోచన కూడా లేదు ముందు భాగంలో ఇది నా మనస్సులో ఉన్న ఖచ్చితమైన భావన అని నేను నిజంగా ఒకరిని ఎలా ఒప్పించగలను ఇది కేవలం ఒక విధమైన ప్రతిబింబం నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఒక వ్యాపారవేత్తగా నేను భావన యొక్క రుజువును అతనికి చూపించినప్పుడు అంతిమ మార్కెట్ ప్రోడక్ట్ నా మనస్సులో ఉంది కానీ వినియోగదారు ఇచ్చే తీర్పులు మరియు అంతర్దృష్టి నేను అతనిని చూపిస్తున్న భావనపై మాత్రమే ఆధారపడి ఉంటుంది కాబట్టి అక్కడ ఉంది ఒక నిర్దిష్ట స్థాయి పక్షపాతం కానుంది నేను తప్పుదారి పట్టించే సమాచారాన్ని పొందబోతున్నాను ఇవన్నీ మనము డిజైన్ ఆలోచనతో జాగ్రత్త వహించాలనుకుంటున్న అంశాలు ప్రొఫెసర్ చాలా ఆసక్తికరంగా మీ నలుగురికీ మరేదైనా సరేనా మీకు ఏదైనా ఉందా సాంకేతికంగా మీకు ఏమైనా దొరుకుతుందా అందువల్ల నేను నేను మీ నుండి పదాలను బయటకు తీస్తున్నానని ఆసక్తికరంగా విన్నాను నేను ఎప్పుడూ అలా ఎందుకు చేస్తున్నానో నాకు తెలియదు మీరు మాట్లాడిన స్పేస్ వెయిట్ సంఘర్షణ అదే మీ ప్రోడక్ట్ లో కీలకమైన సంఘర్షణ అని నేను అనుకుంటున్నాను ప్రోడక్ట్ నే కాదు మీ టార్గెట్ ప్రేక్షకులు వారి బ్యాక్ప్యాక్లలో కొంత స్థలాన్ని కలిగి ఉంటాయి వారికి టెండర్ బ్యాక్లు ఉన్నాయి మనకు వద్దు అని అనుకోండి వాటిని భరించడానికి వారు కోరుకోరు వాస్తవానికి చాలా ప్రభుత్వాలు ఇప్పటికే బ్యాగ్ యొక్క బరువులు ఎలా ఉండాలో బరువు పరిమితులు కలిగి ఉండటం గురించి మాట్లాడుతున్నాయి సరే కాబట్టి దానితో కూడా ఇది ఒక ఆసక్తికరమైన సంఘర్షణ కాబట్టి మా పద్ధతి నిర్వహించగలిగేదిగా నేను లాగాను సాంకేతిక అంశం నుండి మీరు జోడించాలనుకుంటున్నారా సుప్రా సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ సర్ సాంకేతికంగా తెలిస్తే నేను ఈ ప్రోడక్ట్ ని ఎవరికైనా పూర్తి చేయగలిగిన ప్రోడక్ట్ ని తయారుచేస్తే ఆ వ్యక్తి వాస్తవానికి ఇష్టపడిన తర్వాత మాత్రమే సాంకేతికతను నిర్ణయించవచ్చా లేదా ఏదైనా రకమైన ప్రమాదం ఉంటే లేదా దానికి ఎలాంటి మెరుగుదల అవసరమైతే లేదా ఏ రకమైన మార్పులు అయినా ఆ సందర్భంలో వినియోగదారు యొక్క ప్రత్యేక అవసరానికి ఎవరో సరిపోయే ఒక పరిష్కారాన్ని తీసుకురావడానికి మనము నిజంగా డిజైన్ ఆలోచనను ఉపయోగించవచ్చు ఎందుకంటే ప్రస్తుతం మనము ఏమి చేస్తున్నామో మీరు చెప్పినట్లుగా ప్రజలు వ్రాసే పేజీలు మరియు నోట్బుక్లు వారు స్థలాన్ని వినియోగించుకుంటాయి మరియు వాటికి బరువు ఉంటుంది కాబట్టి ఈ సాంకేతిక పరిజ్ఞానం గురించి మనం ఇప్పటివరకు చేసిన పని ఏకాభిప్రాయానికి వస్తున్నట్లయితే ప్రజలు అవును వారు సేవ్ చేయగలిగే ఇలాంటి వాటిని కలిగి ఉండటానికి ఇష్టపడతారు ఏదో ఒకదానిని మార్చవలసి వస్తే లేదా ఏదో మార్పు చేయవలసి వస్తే ఈ ప్రక్రియ అంతటా ఈ విషయం జరిగిన తర్వాత మళ్ళీ ఈ రూపకల్పన ఆలోచన మనకు సహాయం చేస్తుంది ఎందుకంటే ఇది సాంకేతికత నితిన్ కురియన్ COO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ప్రోడక్ట్ లో ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానం పరంగా కూడా సుప్రతీవ్ దాస్ CTO నోయిన్ ఎలక్ట్రానిక్స్ అందువల్ల అది ఉన్న నాలుగు అంశాలు భావోద్వేగ అంశం విశ్లేషణ పరిష్కారం మరియు మళ్ళీ పరీక్షకు సంబంధించినది కనుక సాంకేతికత వాస్తవానికి ఇలాంటి నమూనాను అనుసరిస్తుంది కాబట్టి డిజైన్ ఆలోచన మనకు సహాయపడుతుంది ప్రొఫెసర్ సరే పద్ధతిపై విశ్వాసం మీకు ఉన్న ఇతర బహిరంగ ఆలోచనలకు ధన్యవాదాలు సిద్ధార్థ్ మాతురి CEO నోయిన్ ఎలక్ట్రానిక్స్ ఇంకొక విషయం ఏమిటంటే సర్ ఈ ప్రోడక్ట్ తో మనం సృష్టించడానికి ప్రయత్నిస్తున్న మౌలిక సదుపాయాలు ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ప్రేరణ ప్రక్రియగా రాయడం వైపు మొగ్గు చూపుతుంది మరియు ఈ ప్రోడక్ట్ పూర్తిగా రాయడం చుట్టూ ఉంది రోజువారీ కార్యకలాపాలు చాలా ఉన్నాయి ప్రతి ఉద్యోగ ప్రొఫైల్లో వారు ఒక రోజులో ఏదో ఒక రకమైన రైటింగ్ లు చేయవలసి ఉంటుంది పంపిణీదారుడు పంపిణీ సమాచార వ్యవస్థ ఎలా పనిచేస్తుందో లేదా ఒక సామాన్యుడి ఉదాహరణలో ఒక పాఠశాల ఎలా పనిచేస్తుందో ఒక పాఠశాల పరిపాలన లో డైరెక్టర్ నుండి ప్యూన్ వరకు ఒక సెట్ పనిని నిర్వహించడానికి వ్యక్తుల సమితికి సూచనల సమితి పంపబడుతుందని ఊహించుకోండి మరియు వారు ఆ పనిని పూర్తి చేసి మళ్ళీ ఆ ఉన్నత స్థాయి సమర్పిస్తారు మరియు ఆ నిర్వాహకుడు మొత్తం ప్రాజెక్ట్ను పూర్తి చేసి సూపర్ అడ్మిన్కు సమర్పిస్తాడు కాబట్టి ఈ కార్యకలాపాలన్నీ ప్రాథమికంగా ఇలాంటి పరికరానికి నిర్వహించవచ్చు మరియు నిర్వహించవచ్చు కాబట్టి మనం చేయటానికి ప్రయత్నిస్తున్నది కేవలం నోట్స్ రాయడానికి మరియు సంస్థకు సహాయపడే పరికరాన్ని నిర్మించడమే కాదు పర్యావరణ వ్యవస్థను కూడా సృష్టిస్తుంది బహుశా ఈ మౌలిక సదుపాయాలన్నీ ఈ రైటింగ్ తో సంబంధం కలిగి ఉంటాయి మరియు రోజువారీ కార్యకలాపాలను కూడా ఈ పరికరం ద్వారా చేయవచ్చు ఈ ప్రోడక్ట్ కి సరైన పర్యావరణ వ్యవస్థను నిర్మించడంలో మాకు సహాయపడటానికి డిజైన్ ఆలోచనను కూడా మనము కోరుకుంటున్నాము ఇక్కడ ప్రోడక్ట్ ని వినియోగదారుకు విక్రయించిన తర్వాత మనం చేయగలము అప్పుడు వారికి మౌలిక సదుపాయాలు ఎలా ఇవ్వబడతాయి అది వారికి ఎలా సేవలు అందిస్తోంది ఎలా నిర్వహించబడుతుంది ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడంలో డిజైన్ ఆలోచన మనకు సహాయపడుతుందని నేను భావిస్తున్నాను ప్రొఫెసర్ సరే నేను 4 సమస్యలను వ్రాశాను అందువల్ల మనము సమస్య ఏమిటో మొత్తం అభిప్రాయాన్ని ఇచ్చాము పిల్లలు పాఠశాలలకు వెళ్ళే పిల్లలు మాకు ప్రధాన లక్ష్య విభాగం ముఖ్యంగా నేను మీరు అని భావిస్తున్నాను బహుశా హైస్కూల్ కేటగిరీలో ఉండవచ్చు నేను వ్రాసిన సమస్యల జాబితా ఏమిటంటే అది ఎలా పనిచేస్తుందో చూడటానికి ఒప్పించటానికి ఫుల్ ఫ్లెడ్జ్ ప్రోడక్ట్ కావాలి కాని నాకు నిజంగా ఫుల్ ఫ్లెడ్జ్ ప్రోడక్ట్ లేదు నిజంగా ఒక నమూనా ఉంది సరే దానికి సరిపోతుంది దాని కోసం నేను తగినంతగా గీస్తాను అనే అంతర్దృష్టి ఉంది కాబట్టి నేను దాన్ని పొందాను తరువాత ఏమి రాబోతోంది ఇప్పుడు మనమందరం డిస్ప్లే పరికరాల పరంగా రెవల్యూషన్ చిన్నదిగా మారుతుంది పెద్దది అవుతోంది ఇది చాలా వరకు వెళుతోంది ఇది 3D అవుతోంది ఇది అన్ని రకాల పరివర్తనల ద్వారా వెళుతోంది కానీ తరువాత ఏమి రాసే చర్య పరంగా కనుక ఇది మనకు కావలసినది సాంకేతిక పరిజ్ఞానం పరంగా ఇది అంతిమ సాంకేతిక పరిజ్ఞానం దాని లోపల ఉండబోతోందా లేదా మరేదైనా ఉందా చేసిన ప్రోడక్ట్ అది పూర్తయిందని మనము చెప్పగలమా అది వేరే ఏదైనా అవుతుందా దాని యొక్క బ్యాకెండ్ కానుంది లేదా అది దానికి సరిపోతుందా ఇది వినియోగదారులు సంతృప్తికరంగా ఉండబోతున్నారా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో అవును అని చెప్పడం వల్ల ప్రజలు అందుకున్న అనుభూతితో నేను సంతోషంగా ఉన్నాను చివరగా ఈ రైటింగ్ ఎక్కడ సరిపోతుందనే దాని యొక్క మొత్తం దృష్టి ఎందుకంటే అన్నింటికంటే మనం చాలా విషయాలను సంతృప్తిపరిచే సెంట్రల్ పీస్గా రాయడం చూస్తున్నాం ఇది చాలా విషయాల కోసం ఉద్దేశించబడింది ఇది మీరు చెప్పినట్లుగా ఉంటుంది ఇది కావచ్చు ఒక పాఠశాలలో నిర్వాహకుడు ఇది మీకు చెక్లిస్ట్ వ్యవస్థ తెలిసిన విమానం కావచ్చు వారు కూడా చెక్లిస్ట్ చేస్తారు కనుక ఇది ఏమైనప్పటికీ కావచ్చు కాని ప్రజలు వ్రాయడానికి చెప్పేది ఒక క్రియ మరియు దాని చుట్టూ వేరే నామవాచకాలను ఎక్కడ ఉపయోగించవచ్చనేది మనకు సంబంధించినది కాబట్టి మనం చూద్దాం డిజైన్ ఆలోచనను ఎలా ఉపయోగించాలో చూద్దాం మరియు నేను మీ గురించి చెప్పబోతున్నాను అధికారిక గైడ్ లేదా కన్సల్టెంట్ ఓకే ప్రొఫెసర్ ఏ గురువు అయినా మరియు డిజైన్ థింకింగ్ దృక్పథంలో దీనిని ఎలా అభివృద్ధి చేయాలో చూద్దాం మనము ఆచరణాత్మకంగా చేస్తున్న వ్యాయామం నుండి వారు ఎలా నేర్చుకోవాలో మరియు దాని నుండి కొన్ని పాఠాలను ఎలా పొందవచ్చో ప్రజలకు ఎలా చూపించాలో మీ ప్రోడక్ట్ ని మెరుగుపరచడం మరియు రెండు చేయడం సరే చాలా ధన్యవాదాలు ధన్యవాదాలు శ్యామ్ పాల్ ఎం హెడ్ మార్కెటింగ్ నోయిన్ ఎలక్ట్రానిక్స్ నేను మరో సమస్యను జోడించవచ్చా ప్రొఫెసర్ అవును దయచేసి శ్యామ్ పాల్ ఎం హెడ్ మార్కెటింగ్ నోయిన్ ఎలక్ట్రానిక్స్ అవును కాబట్టి సర్ ఇప్పుడు చాలా పాఠశాలలు ఆన్లైన్ లెర్నింగ్ ఆన్లైన్ విద్యను పాఠశాలల్లో ఆన్లైన్ విద్యను అందిస్తున్నట్లు పరిశీలిస్తున్నారు అయితే చాలా పాఠశాలలు మంచి మౌలిక సదుపాయాలను ఎందుకు ఇవ్వలేకపోతున్నారు లేదా ప్రాథమిక టాబ్లెట్ రకాన్ని కలిగి ఉన్నాయి నేర్చుకోవడం ఎందుకంటే కొన్ని విషయాలు ఉన్నాయి అందువల్ల పాఠశాలలు ఆన్లైన్ విద్యను ఎందుకు అమలు చేయడం లేదు లేదా పాఠశాలల్లో టాబ్లెట్లు లేదా ల్యాప్టాప్లను ఎందుకు అనుమతించడం వంటి డిజైన్ థింకింగ్ తో ఆ సమాధానాలను పొందడానికి మనము ప్రయత్నించవచ్చు కాబట్టి డిజైన్ థింకింగ్ తో పరిష్కరించడానికి మనము ప్రయత్నించే కొన్ని విషయాలు ఉన్నాయి ప్రొఫెసర్ నేను అద్భుతమైన గొప్ప పాఠశాలల్లో డిజిటల్ వెళ్ళడంలో మమ్మల్ని ఆపే విధంగా వారు సిద్ధంగా ఉన్నందున చాలా మంది ఇప్పటికే స్మార్ట్ తరగతి గదుల గురించి మాట్లాడుతున్నారు మరియు ఆన్లైన్ ఇ పోర్టల్ మరియు డిజిటల్ పోర్టల్లను కలిగి ఉన్నారు మరియు వాస్తవానికి ఫీజు చెల్లింపు డిజిటల్గా మారింది చాలా విషయాలు డిజిటల్గా మారాయి మనం ఇంకా కొన్ని మార్గాల్లో ఎలా ఉన్నాము మనం ఇంకా రాతియుగం కొన్ని విధాలుగా మనం అంతరిక్ష యుగం లా ఉన్నాము కాబట్టి ఇక్కడ ఏమి జరుగుతోంది మరియు ఇది వారికి నిజంగా సహాయపడుతుందా అద్భుతమైన డిజైన్ ఆలోచనా ప్రశ్న అద్భుతమైనది సరే కాబట్టి ధన్యవాదాలు అది ఎలా జరుగుతుందో మేము చూస్తాము ధన్యవాదాలు